మేధో సంపత్తి హక్కు పరిధి అనేది మనం కోరుకునే మేధో సంపత్తిని బట్టి మారుతుందనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇది కాపీరైట్ అయితే ఆ సృష్టికర్తకు వాటిని ప్రచురించడానికి నిర్ణీత సంవత్సరాల పాటు హక్కును ఇస్తుంది ఇంతే కాక సాహిత్య కళాత్మక సంగీత భరిత లేదా ఇతర సినిమాటోగ్రాఫిక్ రచనలను ప్రచురించడానికి ప్రదర్శించడానికి చిత్రీకరించడానికి లేదా రికార్డ్ చేయడానికి వీరికి హక్కు ఇవ్వబడుతుంది కాబట్టి కాపీరైట్లో ఈ ప్రత్యేకమైన హక్కు వివిధ రూపాల్లో ఎక్కువ కాపీలు చేయడానికి సంబంధించినది ట్రేడ్మార్క్ కు సంబంధించిన ప్రత్యేక హక్కు చట్టబద్ధంగా నమోదు చేయబడిన ఒక చిహ్నాన్ని వాడుకోవడానికి హక్కును ఇస్తుంది ఒక సంస్థను సూచించే విధంగా అది ఉండవచ్చు లేదా అది ఉత్పత్తులు లేదా సేవలను సూచించ వచ్చు కాబట్టి ట్రేడ్మార్క్ ను చూస్తే అది మీరొక సముచిత గుర్తును వాడుకునే హక్కు మీకిస్తుంది ఉదాహరణకు మెర్సిడెస్ బెంజ్ లోగో తీసుకుంటే అదో ప్రత్యేకమైన లోగో దాన్ని వేరే ఎవరూ వాడటానికి వీలు లేదు ఆ లోగో ను ఆ కంపెనీ వారు వారు తయారు చేసే అన్ని ఉత్పత్తులకు వాడవచ్చు ఈ హక్కును ఉపయోగించవచ్చు వారు ఇంతకు ముందు లేని కొత్త పరిశ్రమలలోకి కొత్తగా ప్రవేశించినా ఆ హక్కును ఉపయోగించవచ్చు వేరే వారు దీన్ని ఉపయోగించకుండా ఆపవచ్చు మీరు వేరే వారు చేసే ఉత్పత్తులు తయారు చేయక పోయినా గానీ ఆ లోగో పై హక్కు మీదే కాబట్టి మీ హక్కులు మీవే వాటిని వేరే ఎవరూ వాడుకోలేరు భారతదేశంలో లోదుస్తుల అమ్మకం కోసం ఎవరో బెంజ్ ట్రిస్టార్ లోగోను ఉపయోగించిన సందర్భం ఒకటి ఉంది దాని కోట్ బయటకు వచ్చింది బెంజ్ కంపెనీ వారికి ఇలాంటి ఉత్పత్తుల వ్యాపారంలోకి ప్రవేశించాలని లేదు వెంటనే వారు ఈ ఉత్పత్తి బెంజ్ లోగో తో బయటకు రాకుండా ఆపేశారు ఎందుకంటే ఈ లోగో వారిది వారు కోరుకున్న విధంగా మాత్రమే ఆ గుర్తును ఉపయోగించుకునే హక్కు ఆ హక్కుదారునికి ఉంది కాబట్టి ఇతరులు అదే లోగోని ఉపయోగించకుండా ఆపగల వ్యాపారాలు మీకు లేకపోవచ్చు అయినా కాని ఆ లోగోని ఉపయోగించకుండా ఆపవచ్చు మీ లోగో బాగా ప్రాముఖ్యత కలిగినది అయితే ఇలాంటి ఉల్లంఘన రిస్క్ ఎక్కువ పేటెంట్ చట్టం విషయానికి వస్తే ఇదో ప్రత్యేకమైన హక్కుల సమూహం దీనిలో తయారు చేసే హక్కు వాడుకునే హక్కు విక్రయించే హక్కు అమ్మకపు హక్కు మరియు ఆవిష్కరణను దిగుమతి చేసే హక్కు లాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు చూడండి పేటెంట్ చట్టంలో వస్తువు తయారీ మార్కెటింగ్ అమ్మకం మరియు కొన్ని సందర్భాల్లో దిగుమతికి సంబంధించిన హక్కులుంటాయి కాబట్టి మేధో సంపత్తి హక్కును నిర్వచించటానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు విభిన్న హక్కులకు సంబందించిన విషయం భిన్నంగా ఉంటుందని మనం గ్రహించాలి వేర్వేరు హక్కులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది పేటెంట్లు తీసుకునే పద్ధతికి ట్రేడ్మార్క్ తీసుకునే పద్ధతికి కాపీరైట్ తీసుకునే పద్ధతి మధ్య బోల్డంత వ్యత్యాసం ఉంటుంది విషయం భిన్నంగా ఉండటం వల్ల అవి తీసుకునే పద్ధతి భిన్నంగా ఉంటుంది వీటి కాల వ్యవధిలో కూడా తేడాలుంటాయి కొన్ని ట్రేడ్మార్క్ లకు ఒక నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది వాటిని పునరుద్ధరించవచ్చు కోకా కోలా లాంటి కొన్ని ట్రేడ్మార్క్ లకు మాత్రం ఎక్కువ కాల పరిమితి ఉండి ఉండవచ్చు ఇది 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది కొన్ని ట్రేడ్మార్క్ ల పరిస్థితిని గమనిస్తే ఆ హక్కును పునరుద్ధరించకపోతే లేదా హక్కును ఉపయోగించకపోతే ఆ మార్కులు అమలు చేయబడని పరిస్థితులు రావచ్చు కాబట్టి మీరు 100 సంవత్సరాలు మనుగడ సాగించిన వ్యాపారాన్ని చూస్తే వాటి ట్రేడ్మార్క్ లు సజీవంగా ఉంచబడుతున్నాయని అర్ధం వాటిని సజీవంగా ఉంచడానికి వారు అధికారిక రుసుమును చెల్లించారు వీటికి అపరిమిత జీవిత కాల మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి అని మనం అనవచ్చు మేధో సంపత్తిలో ఈ వర్గానికి పరిమితి లేదు ఎందుకంటే హక్కుదారుడు వీటిని ఎన్ని సంవత్సరాలు సజీవంగా ఉంచాలనుకుంటాడో అన్ని సంవత్సరాలు వాటికి జీవితం ఉంటుంది అతను చేయవలసిందల్లా ప్రభుత్వానికి అధికారిక రుసుము చెల్లించడమే అంతే కాక ఆ హక్కును ఉల్లంఘించే వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలి కాబట్టి హక్కుదారుడు చేయవలసినవి రెండు విషయాలున్నాయి మొదటిది అధికారిక ఛార్జీలు చెల్లించాలి రెండవది అతను అప్రమత్తంగా ఉండి అతని అనుమతి తీసుకోకుండా ఆ హక్కును ఉపయోగిస్తున్న వ్యక్తులపై అతను చర్యలు తీసుకోవాలి అలా చర్యలు తీసుకోకపోతే అతను ఒత్తిడిలో ఉన్నాడని అనుకోవచ్చు విద్యార్థి 1900 నుండి 2000 వరకు కోకో కోలా ఒకే ట్రేడ్మార్క్ డిజైన్ వాడి ఉండవచ్చు సాధారణంగా ప్రతి ఐదు లేదా పది సంవత్సరాలకి డిజైన్ మార్చేస్తే అలా మార్చడానికి ముందు ఉన్న డిజైన్ ని ఎవరైనా వాడవచ్చా ఇది ఒక్కసారి పరిశీలించండి కోకో కోలా బాటిల్ పై ఒక డిజైన్ ఉంటుంది కోకో కోలాకు ప్రపంచ వ్యాప్తంగా ఒక చట్టబద్ధమైన ట్రేడ్మార్క్ ఉంది ఆ ట్రేడ్మార్క్ కు చట్ట రక్షణ ఉంది ఆ ట్రేడ్మార్క్ ఒక కళాత్మక పని దీనికి సందేహం లేకుండా అపరిమిత జీవితకాల మేధో సంపత్తి హక్కులున్నాయి అది అపరిమితమైనది దానికి పరిమితి లేదు వారు ఒక డిజైన్ను రిజిస్టర్ చేశారని మరియు పరిమితమైన జీవితం ఉందని వారు గ్రహించినట్లయితే ఇతర హక్కులు వస్తాయి మరియు పోతాయి కానీ గుర్తు ఎప్పుడూ ఉంటుంది హక్కుదారుడు మాత్రమే దాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి వీటికి బహుళ హక్కులు ఉన్నాయని మనం గ్రహించాలి కాని వారు దానిని ముందుకు తీసుకెళ్ళి అపరిమిత జీవితకాల హక్కులు పొందాలి వాణిజ్య రహస్యాలు అని ఉంటాయి అవి కూడా మేధో సంపత్తి హక్కులలో ఒక వర్గం అవి కూడా అపరిమిత జీవితకాల మేధో సంపత్తి హక్కుల పరిధిలోకి వస్తాయి వాణిజ్య రహస్యాల్ని గోప్యంగా ఉంచినంత కాలం మీరు దాన్ని అమలు చేయవచ్చు ఇక్కడ వాటిని రహస్యంగా ఉంచగలిగితే అవి అపరిమిత హక్కులే అన్ని దేశాలలో వీటి కాల పరిమితి కూడా అపరిమితమే వ్యాపార దృక్పథం నుండి చూస్తే రెండు రకాల కాల పరిమితిని మేధో సంపత్తికి సంబంధించిన విషయాలలో చూస్తాం కొన్నింటికి పరిమితమైన కాలం పాటు హక్కులుంటాయి ఆ కాలం తీరిపోయిన తర్వాత అది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది అప్పుడు ప్రజలు దీనిని ఉపయోగించవచ్చు రెండోవ దానికి అపరిమితమైన జీవిత కాల పరిమితి ఉంటుంది ఈ హక్కులను పునరుద్ధరిస్తే ఎప్పటికీ ఆ హక్కు సజీవంగానే ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇది నిజం ఇప్పుడు పేటెంట్ వ్యవధికి ప్రపంచవ్యాప్తంగా పాటించే కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇప్పటి నియమాల ప్రకారం చూస్తే ఈ హక్కుల కాల పరిమితి ప్రస్తుతానికి ధరఖాస్తు చేసిన తేదీ నుండి 20 సంవత్సరాలు ఇప్పుడు మనకు ఈ ఏకరీతి వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థను ట్రిప్స్ ఒప్పందం సూచనల ప్రకారం జరిగింది WTO ద్వారా ఎన్నో రకాల ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి కాని వాటిలో ఈ ట్రిప్స్ ఒప్పందం మేధోసంపత్తి హక్కులకు సంబందించినది WTO ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రతి WTO సభ్యుడు ఆ ఒప్పందాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉంటారు ఎందుకంటే ఇది ఒక అంతర్జాతీయ ఏర్పాటు ఈ ట్రిప్స్ ఒప్పందం ప్రకారం WTO లో సభ్యులుగా ఉన్న దేశాలు ఈ 20 సంవత్సరాల వ్యవధి ఒప్పుకున్నాయి భారతదేశంలో చూస్తే పేటెంట్ యొక్క వ్యవధి 20 సంవత్సరాలు కాదు ఇది 14 సంవత్సరాలు మాత్రమే ఔషధాల రంగం చూస్తే వాటి కాల పరిమితి 7 సంవత్సరాలే ఫుడ్ మరియు వ్యవసాయ ఉత్పత్తులకు ఈ కాల పరిమితి చాలా తక్కువ అలాంటప్పుడు ఇప్పుడు 20 సంవత్సరాలు కాల పరిమితి ఎందుకు అని మీరు అడగవచ్చు నా ఉద్దేశ్యం ఏమిటంటే 20 సంవత్సరాల కాల పరిమితి వెనకాల ఎంతో కొంత లాజిక్ ఉండే ఉంటుంది ఎందుకంటే 20 సంవత్సరాలు పరిమితి అన్ని దేశాలకు వర్తించదని మనకు తెలుసు కాకపోతే ప్రతి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు TRIPS ఒప్పందం ప్రకారం రక్షించబడుతోంది సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఆయుష్షు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అయినా గానీ వాటికి ఇప్పుడు 20 సంవత్సరాల కాలపరిమితి లభిస్తుంది కాబట్టి ఈ రోజు అంతర్జాతీయంగా చూస్తే పేటెంట్ కాల పరిమితి అనేది అక్కడ వాడబతుతున్న సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి లేదు ఇది ఫార్మాస్యూటికల్స్ రంగమైనా ఏరోనాటిక్స్ అయినా బయోటెక్నాలజీ అయినా సాఫ్ట్ వేర్ అయినా రంగం ఏమైనా గానీ పేటెంట్ ఇచ్చేది 20 సంవత్సరాల కాల పరిమితికే మనందరికీ తెలుసు అన్ని రంగాలకు ఒకే విధంగా 20 సంవత్సరాల కాల పరిమితి ఇవ్వడం అర్ధవంతం కాదు అని కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలు చాలా త్వరగా పాతబడి పోతాయి అయినా వాటి మీద హక్కు 20 సంవత్సరాలు ఉంటుంది మరి ఈ 20 సంవత్సరాల కాల పరిమితిని ఎలా అర్ధం చేసుకోవాలి WTO సంస్థను ప్రారంభించక ముందు 8 సంవత్సరాల పాటు ఈ హక్కుల గురించిన చర్చ Uruguay Rounds అన్న పేరు మీద జరిగింది ఎన్నో దేశాలు ఈ చర్చల్లో పాల్గొన్నాయి కాని దాని వల్ల పెద్దగా మార్పులేమీ జరగలేదు ఈ లోపల WTO సంస్థను స్థాపించారు ఈ 20 సంవత్సరాల నియమం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఈ 20 ఏళ్ళ కాల వ్యవధి రాక ముందు 14 ఏళ్ల పరిమితి వుండేది ఈ 14 సంవత్సరాల నియమం ఎలా వచ్చిందనే దానిపై ఒక చిన్న చారిత్రక వివరణ ఉంది ఇంగ్లాండ్లో అప్రెంటిస్కు శిక్షణ ఇవ్వడానికి 7 సంవత్సరాలు పట్టేదని చెబుతారు ఒక మాస్టర్ కింద అప్రెంటిస్ చేయడానికి లేదా ఏదైనా విషయం నేర్చుకోవడానికి 7 సంవత్సరాలు పట్టేది ప్రారంభంలో బ్రిటీష్ రాజులు పేటెంట్లు ఇవ్వడం ప్రారంభించినప్పుడు వారు పేటెంట్లు ఇవ్వలేదు వారు ప్రత్యేకమైన హక్కులను మాత్రం మంజూరు చేసేవారు ఖండాంతర ఐరోపా నుండి ఇంగ్లాండ్ రావడానికి మరియు ఇక్కడ వ్యాపారాలను ఏర్పాటు చేయడానికి ప్రతిభావంతులైన హస్తకళాకారుడిని తీసుకు రావడానికి రాజు లేదా రాణి ప్రత్యేక హక్కులు మంజూరు చేశారు ఈ హస్తకళాకారులలో కొందరు సబ్బును తయారుచేస్తే మరి కొందరు గ్లాస్వేర్ ను ఇంకొంత మంది పెర్ఫ్యూమ్లు చేసే వారు వేరే వాళ్ళు కార్డులు తయారు చేసేవారు ఒక ప్రత్యేక హక్కు లేదా రక్షణ లేకుండా రావాలని అడిగితే ఆ హస్తకళాకారులు ఇక్కడకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ హక్కుల రక్షణ ఇచ్చేవారు కాబట్టి ఇది ప్రత్యేకమైన పద్ధతి ఇది పేటెంట్ చట్టం యొక్క చారిత్రక భాగం ఈ ప్రత్యేక హక్కు వాస్తవానికి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి కొంత రక్షణ కల్పించబడటానికి వచ్చింది వీటిలో ఆవిష్కరణల గురించి మనం మాట్లాడటం లేదు టెక్నాలజీల గురించి కూడా మాట్లాడటం లేదు కొంతమందికి పేకాట ముక్కలు దిగుమతి చేసుకోవడానికి ఈ ప్రత్యేక హక్కులు ఇచ్చారు దేనికైనా రాజ్య హక్కు ఇవ్వగల హక్కు రాజు లేదా రాణిలదే కొన్నిసార్లు ఖనిజాల అన్వేషణకు కూడా రాజ్య హక్కులు ఇచ్చారు వాస్తవానికి మన దేశాన్ని చాలాకాలం బ్రిటిష్ వారు పాలించారు ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఒక పేటెంట్ చార్టర్ ఇవ్వబడింది భారత దేశం వచ్చి ఇక్కడ వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి రాణి ఆ సంస్థకు ఒక ప్రత్యేక హక్కు ఇచ్చింది ఆ హక్కును వాడుకుని వారు వచ్చి వలసరాజ్యం స్థాపించారని మీకు తెలుసు కానీ వారి చార్టర్ యొక్క మూలం వారి పాలకుడు ఇచ్చిన ప్రత్యేక హక్కు కాబట్టి ప్రత్యేకమైన హక్కులు అన్ని సమయాల్లో ఉండేవి ప్రారంభ రోజుల్లో పేటెంట్లు లేకపోయినా ప్రత్యేకమైన అధికారాలుండేవి కాబట్టి ఒక సాంకేతిక నిపుణుడు లేదా హస్తకళాకారుడికి సబ్బులను తయారు చేయడానికి ప్రత్యేక హక్కు ఇవ్వబడినప్పుడు రాజు లేదా రాణి ఇద్దరు బ్రిటిష్ పౌరులకు శిక్షణ ఇవ్వమని ఆ హస్తకళాకారుడిని అడుగుతారు ఎందుకంటే వీరు చివరికి బ్రిటిష్ జాతీయులకు శిక్షణ ఇస్తే వారు దుకాణాన్ని ఏర్పాటు చేసే వాణిజ్యాన్ని నేర్చుకుంటారు ఇలా ఆ రోజుల్లో సాంకేతిక నైపుణ్య బదిలీ లేదా నైపుణ్య బదిలీ జరిగేది కాబట్టి అప్రెంటిస్లకు శిక్షణకు బదులుగా ఈ హక్కు వారికి ఇవ్వబడుతుంది కాబట్టి అప్రెంటిస్ సాధారణంగా 7 సంవత్సరాలు తీసుకుంటాడు అంటే 7 7 14 సంవత్సరాలు పడుతుంది అందుకే ఆ రోజుల్లో 14 సంవత్సరాల నిబంధన ఉండేది ఇది TRIPS ఒప్పందానికి ముందు 14 సంవత్సరాల నియమం ఎందుకు ఉందొ చెప్పటానికి ఒక వివరణ కాని ఇప్పుడు పేటెంట్లకు 20 సంవత్సరాల కాల పరిమితి ఉంది విశ్వవ్యాప్తంగా అందరికి వర్తిస్తుంది అన్ని WTO సభ్య దేశాలు ఆ నిబందనను పాటించాల్సిందే పేటెంట్లను 20 సంవత్సరాలు కాల వ్యవధికి ఇవ్వాల్సిందే సాంకేతిక రంగానికి సంబంధం లేకుండా దరఖాస్తు తేదీ నుంచి ఇరవై సంవత్సరాలు పాటు ఆ హక్కును ఇవ్వాల్సిందే భారతదేశంలో కాపీరైట్ ను రచయిత యొక్క జీవితంతో పాటు 60 సంవత్సరాలు ఇవ్వాలని లెక్కించారు కాబట్టి ఒక రచయిత చాలా తక్కువ వయస్సులోనే ఒక పుస్తకం రాస్తే అతను ఎక్కువ కాలం జీవిస్తే అతని పుస్తకాలు ఎక్కువ సంవత్సరాల పాటు హక్కును పొందుతాయి వాస్తవానికి 2009 లో గాంధీజీ రచనలన్నీ ప్రజాక్షేత్రంలోకి వచ్చాయి ఎందుకంటే అతని జీవితం ప్లస్ 60 సంవత్సరాలు ఇది 2009 లో గడువు ముగిసిందని నేను అనుకుంటున్నాను కాబట్టి కాపీరైట్ యొక్క వ్యవధి రచయిత యొక్క జీవితంతో పాటు 60 సంవత్సరాలు ఇది రచయిత కాకపోతే రచయిత లేదా సృష్టికర్త ఒక సంస్థ అయితే ప్రచురణ తేదీ నుండి ఇది 60 సంవత్సరాలు అని అనుకుంటున్నాను నేను చెప్పినట్లుగా ట్రేడ్మార్క్ లపై హక్కు 10 సంవత్సరాలకు మంజూరు చేయబడుతుంది ఇది ప్రతి 5 సంవత్సరాలకు పునరుద్ధరించవచ్చు కాబట్టి ఇది మేధో సంపత్తి హక్కులను రెండు విస్తృత వర్గాలుగా ఉంచుతుంది మొదటిది పరిమితమైన కాల పరిమితి కల కాపీరైట్లు మరియు పేటెంట్లు రెండవది అపరిమితమైన వ్యవధి కల ట్రేడ్ సీక్రెట్లు మరియు ట్రేడ్మార్క్లు